హలో గత రెండు ఉపన్యాసాలలో మేము బటర్వర్త్ మరియు చెబిషెవ్ ప్రతిస్పందన లను ఉపయోగించి ప్రధానంగా లో పాస్ ఫిల్టర్ రియలైజేషన్ గురించి మాట్లాడుకున్నాము కాబట్టి బటర్వర్త్ ఫిల్టర్ లేదా మాక్సిమల్లీ ఫ్లాట్ ఫిల్టర్ కోసం పాస్ బ్యాండ్లో ప్రతిస్పందనలు సాపేక్షం గా ఫ్లాట్ గా ఉంటాయి అని చూశాము కాని పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్కు ట్రాన్సిషన్ చెబిషెవ్ ఫిల్టర్ కంటే నెమ్మదిగా ఉంటుంది ఇది పాస్ బ్యాండ్లో రిపుల్స్ కలిగి ఉంటుంది కానీ పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్కు ట్రాన్సిషన్ చాలా వేగంగా ఉంటుంది మరియు బటర్వర్త్ ఫిల్టర్తో పాటు చెబిషెవ్ ఫిల్టర్ కోసం g పారామితులను ఎలా లెక్కించాలో చూశాము బటర్వర్త్ ఫిల్టర్ g పారామితులను చాలా సరళమైన పద్ధతి లో పొందవచ్చు అయితే చెబిషెవ్ ఫిల్టర్ కోసం మనం కొంచెం ఎక్కువ క్యాల్కులేషన్స్ చేయాలి అయితే క్యాల్కులేషన్స్ చేయడానికి బదులుగా మీరు వివిధ పుస్తకాలలో లేదా లిటరేచర్స్ లో ఇచ్చిన పట్టిక లను ఉపయోగించవచ్చు మరియు బటర్వర్త్ మరియు చెబిషెవ్ ఫిల్టర్ను ఉపయోగించి లో పాస్ ఫిల్టర్ రియలైజేషన్ కి సంబందించిన పోలికను మేము చూశాము కాబట్టి గత ఉపన్యాసం లో మేము ఈ ప్రత్యేక ఉదాహరణ ను ఇక్కడ చర్చించాము ఇక్కడ మేము 30 dB అటెన్యుయేషన్ యొక్క ఉదాహరణ ను c 1 2 వద్ద తీసుకున్నాము మరియు బటర్వర్త్ ఫిల్టర్ను ఉపయోగిస్తే 19 వ ఆర్డర్ కి సమానమైన ఫిల్టర్ అవసరం అని మనం చూశాము అయితే మనం 1 డిబి రిపుల్స్ పాస్బ్యాండ్లో చెబిషెవ్ కోసం ఉపయోగిస్తే మనకు 8 వ ఆర్డర్ ఫిల్టర్ కి సమానమైన ఫిల్టర్ అవసరం నేను చెప్పినట్లు గా మీరు దీనిని 0 5 డిబి రిపుల్స్ గా తీసు కుంటే ఆ సందర్భంలో ఆర్డర్ సంఖ్య 8 కన్నా ఎక్కువ ఉంటుంది కానీ ఖచ్చితం గా 19 కన్నా చాలా తక్కువ మరియు ఇప్పుడు ఈ రెండు ప్రత్యేక కేసులకు ప్రతిస్పందన లను మీకు చుపిస్తాము మరియు 1 డిబి రిపుల్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రతికూలత ఏమిటో కూడా నేను మీకు చెప్తాను కాబట్టి రెండు రకాల ఫిల్టర్ రియలైజేషన్ యొక్క ప్రతిస్పందన ఇక్కడ ఒకటి బటర్వర్త్ను మరొకటి చెబిషెవ్ను ఉపయోగిస్తుంది మరియు బటర్వర్త్ కోసం మేము 19 వ ఆర్డర్ ఫిల్టర్ను ఉపయోగించాము చెబిషెవ్ కోసం మేము 8 వ ఆర్డర్ ఫిల్టర్ను ఇక్కడ ఉపయోగించాము మరియు మీరు నిజంగా ఈ రెండు కేసులకు సంబంధించిన ప్రతిస్పందన ను చూడవచ్చు మొదట S21కోసం రెండు ఫిల్టర్ల ప్రతిస్పందన ను చూద్దాం సరే కాబట్టి మీరు ఈ నల్ల రంగు ను చూడవచ్చు ఇది పాస్బ్యాండ్లో మాక్సిమల్లీ ఫ్లాట్గా ఉంటుంది మరియు ఇది స్టాప్ బ్యాండ్లోని ప్రతిస్పందన మీరు పాస్బ్యాండ్లో 1 డిబికి సమానమైన రిపుల్స్ ఉన్నాయా అని 8 వ ఆర్డర్ చెబిషెవ్ ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన ను పరిశీలించండి కాబట్టి ఇది 0 అని మీరు చూడ చ్చు ఇది మైనస్ 5 కాబట్టి ఇది 1 dB కి అనుగుణంగా ఉంటుంది సరే కాబట్టి రిపుల్స్ ఉన్నాయని మీరు చూడ వచ్చు మరియు ఇది ట్రాన్సిషన్ మీరు ట్రాన్సిషన్ ప్రాంతం చూడవచ్చు మరియు ప్రత్యేకంగా మీరు గుర్తు చేసుకున్నట్లైతే ఫ్రీక్వెన్సీ రేషియో cవిలువ 1 2 కి సమానమని ఇది 1 2 అని మీరు చూడగలరు మనం ωc 1 కొరకు డిజైన్ చేసాము మరియు ఈ పాయింట్ కి సంబంధించి అటున్యేషన్ అనేది దాదాపు మైనస్ 30 డిబి అని మీరు చూడగలరు కాబట్టి ఈ రెండు ఫిల్టర్లు ప్రత్యేకంగా అటెన్యుయేషన్ స్థాయి లో మీకు కొంత సారూప్య ప్రతిస్పందన ను ఇస్తాయని మీరు చూడ వచ్చు కాని S11 కి సంబంధించినంతవరకు పాస్బ్యాండ్లో ప్రతిస్పందన ఏమిటో చూద్దాం కాబట్టి 8 వ ఆర్డర్ చెబిషెవ్ కొరకు ఇది S11 ఇది ఇక్కడ ప్రతిస్పందన అని మీరు చూడ వచ్చు S11 చాలా పేలవంగాఇది సుమారు మైనస్ 6 dB ఉందని మీరు చూడ వచ్చు దానికి కారణం ఈ డిజైన్ 1 డిబి రిపుల్స్ కోసం జరిగింది కాబట్టి 1 dB రిపుల్స్ కి అనుగుణంగా ఇది ఉంటుంది అందువలనే నేను మీకు చెప్పాను మీరు ఒక వేళ 0 5 dB రిపుల్స్ తీసుకుంటే ఇది 0 5 dB అవుతుంది అప్పుడు S11 మైనస్ 10 dB కి దగ్గరగా వస్తుంది కాబట్టి మీరు పాస్బ్యాండ్లో 1 డిబి రిపుల్స్ కోసం డిజైన్ చేస్తే అది చెబిషెవ్ ఫిల్టర్ యొక్క ప్రతికూలతఇక్కడ మీరు చూస్తేబటర్వర్త్ ఫిల్టర్ కోసం S11 యొక్క ప్రతిస్పందన అది క్రింది కి క్రింది కి క్రింది కి మాత్రమే వెళుతున్నట్లు మీరు చూడ వచ్చు కాబట్టి చెబిషెవ్ ఫిల్టర్ల తో ఇది ప్రధాన సమస్య అందువల్ల మీరు పాస్ బ్యాండ్లో 0 5 డిబి కంటే ఎక్కువ రిపుల్స్ కోసం చెబిషెవ్ ఫిల్టర్ను డిజైన్ చేయా లని మేము సిఫార్సు చేయము కాబట్టి ఇప్పుడు మనం కొంత భిన్నంగా చూద్దాం ఇప్పటి వరకు మేము ఏమి చేశాము వాస్తవానికి మనం C1L2C3L4 మొదలగు విలువలను కనుగొన్నాము మరియు ఈ విలువ లలో మొదట మేము g పారామితులను కనుగొన్నాము మరియు మీరు బటర్వర్త్ ఫిల్టర్ను ఉపయోగించారా లేదా మీరు చెబిషెవ్ ఫిల్టర్ను ఉపయోగించారా అనేది పట్టింపు లేదు మీరు చేయవలసినది ఏమిటంటే g పరామితి ని కనుగొనడం కాబట్టి ఈ సందర్భం లో మనం మొదటి పారామితులు C1 గా తీసుకున్నప్పటికి ఇది g1g2g3g4మొదలగునవి అవుతుంది ఇప్పుడు మీరు ఈ కెపాసిటెన్స్ విలువ లు లేదా ఇండక్టర్ విలు వలను చూసినప్పుడు మునుపటి ఉదాహరణ లో మేము చేసినట్లుగా మీరు గమనించవచ్చు ఇవి చాలా భిన్నమైన విలువ లు మరియు అవి తక్షణమే అందుబాటులో లేవు మరియు మీరు అధిక ప్రీక్వెన్సీ లకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ఈ కాంపొనెంట్స్ విలువ లు చాలా చిన్నది అవుతాయి మరియు అవి మార్కెట్ లో కూడా అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా మైక్రో వేవ్ ప్రీక్వెన్సీల వద్ద ఈ లంప్డ్ L C ఎలిమెంట్లను ఉపయోగించడానికి బదులు మైక్రోస్ట్రిప్ లైన్ ఉపయోగించి మీరు ఈ విషయాలన్నీ గ్రహించవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన పనిని మనం ఎలా చేయగలమో చూద్దాం చిన్న ట్రాన్స్మిషన్ లైన్ గురించి మేము చర్చించిన భావనను మీరు గుర్తు కు తెచ్చుకో వాలి ఇది షార్ట్ సర్క్యూట్ లో టర్మినేట్ చేస్తే అది ఇండక్టర్ అవుతుంది మరియు ఒక చిన్న ట్రాన్స్మిషన్ లైన్ను ఓపెన్ సర్క్యూట్ అయితే వాస్తవానికి అది కెపాసిటెన్స్ అవుతుంది కాబట్టి ఆ భావనను ఇక్కడ ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టిC1 ని మొదటచూద్దాం C1 ఈ లైన్ కు మరియు గ్రౌండ్కి మధ్య ఉంటుంది కాబట్టి ఈ C1 ను ఈ సింపుల్ ప్యాచ్ ద్వారా ఇక్కడ మార్చవచ్చు కాబట్టి ఈ ప్యాచ్ గ్రౌండ్ ప్లేన్కు సంబంధించి కెపాసిటెన్స్ కలిగి ఉంటుంది మీకు చెప్పాలంటే ఇది లో పాస్ ఫిల్టర్ యొక్క టాప్ వ్యూ ఈ లో పాస్ ఫిల్టర్ క్రింద మనకు గ్రౌండ్ ప్లేన్ ఉంటుంది కాబట్టి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ గురించి ఆలోచించండి కాబట్టి దాని క్రింది భాగం గ్రౌండ్ ప్లేన్ అవుతుంది మరియు పైభాగం లో లేదా ఈ ప్రత్యేకమైన నమూనా ను ఎట్చ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రత్యేక నమూనా లో ఈ పొడవులు l1l2l3l4 అన్నింటినీ నిర్ణయించడం చాలా ముఖ్యం మరియు ఈ వెడల్పులు l1l2l3 మొదలగు వాటి కోసం అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దశల వారీ ప్రక్రియ ద్వారా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఇప్పుడు మనంC1ను రియలైజ్ చేయవలిసిన అవసరం ఉందని చూద్దాం సరే మీరుC1యొక్క రియలైజేషన్ని రెండు రకాలుగా ఆలోచించవచ్చు కాబట్టి మనం చూస్తున్న మొదటి విషయం పారలల్ ప్లేట్ కెపాసిటెన్స్ కాబట్టి పారలల్ ప్లేట్ కెపాసిటెన్స్ పై నుండి క్రింది కి ఉంటుంది సరే కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయానికి పారలల్ ప్లేట్ కెపాసిటెన్స్ పొడవు l1మరియు w1 ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి దీర్ఘచతురస్రాకార ఆకారానికి పారలల్ ప్లేట్ కెపాసిటెన్స్ C0rAreah ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఉపరితలం కోసం r అంటే ఏమిటో మనకు తెలుసు మరియు h యొక్క తిక్ నెస్ ఏమిటో మనకు తెలుసు కాబట్టి నిర్దిష్ట పాచ్ యొక్క ఏరియా మరేమి కాదు కానీ ఇది l1w1కు సమానం ఇప్పుడు ఇక్కడ సమస్య ఇంకా ముగియ లేదు దీనికి కారణం ఈ ప్రత్యేకమైన ప్యాచ్ కోసం ఇక్కడ కొన్ని ఫ్రింజింగ్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టిC1విలువ ను డిజైన్ చేయడానికి మీరు ఫిజికల్ డైమెన్క్షన్ తీసుకోరు మీరు ఏమి చేయాలి అంటే మీరు ఫ్రింజింగ్ ఫీల్డ్స్కి అనుగుణమైన ఆచరణాత్మక విలువలను తీసుకోవాలి కాబట్టి ప్రభావవంతమైన డైమెన్క్షన్ ఏమిటి కాబట్టి ప్రభావవంతమైన డైమెన్క్షన్ గురించి మీరు ఆలోచించాలి కానీ ఫ్రింజింగ్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి మేము l1కి బదులుగా l1 యొక్క ఎఫెక్టివ్ w1 కి బదులుగా W1 ఎఫెక్టివ్ మరియు అది కెపాసిటెన్స్ C1కి సమానం గా ఉండాలి ఇప్పుడు దీన్ని చూడడానికి ఇది ఒక మార్గం ఇప్పుడునేను చెప్పిన ఇతర భాగాన్ని చూద్దాం అని ట్రాన్స్మిషన్ లైన్ కాన్సెప్ట్ గురించి ఆలోచించండి కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన లైన్ వాస్తవానికి చాలా సన్నని లైన్ తో టర్మినేట్ అయింది చాలా సన్నని లైన్ చాలా ఎక్కువ ఇంపెడెన్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఓపెన్ సర్క్యూట్ పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైన లైన్ ని టర్మినేట్ చేయడం గురించి మీరు సుమారుగా ఆలోచించవచ్చు ఈ ట్రాన్స్మిషన్ లైన్ పొడవు l1 చాలా ఎక్కువ ఇంపెడెన్స్ లైన్ గా టర్మినేట్ అయింది అని మీరు అనుకో వచ్చు దీనిని ఓపెన్ సర్క్యూట్ అని భావించ వచ్చు కాబట్టి ఇక్కడ సాధారణం గా కొన్ని డిజైన్ దశ లను మీకు చెప్పడానికి ఇక్కడ మేము ఈ ప్రత్యేకమైన ప్యాచ్ యొక్క వెడల్పు ను తీసుకుంటాము ఇది ఈ ఇండక్టర్స్ యొక్క ఇంపెడెన్స్ కంటే చాలా తక్కువగా ఉండే కెపాసిటెన్స్లకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది కేవలం 50 Ω ఇన్ పుట్ అని మీకు చెప్పాలనుకుంటున్నాను మరియు అవుట్ పుట్ లైన్ సాధారణం గా మేము ఈ లైన్ ఇంపెడెన్స్ గా తీసుకుంటాము అంటేక్యారక్టరిస్టిక్ ఇంపెడెన్స్ యొక్క వెడల్పు క్యాలు్కులేట్ చేస్తే 10 నుండి 20 వరకు ఉంటుంది కాబట్టి ఇది సాధారణ డిజైన్ కాన్స్ప్ట్ మీరు 10 కన్నా తక్కువ తీసు కోరు ఎందుకంటే వెడల్పు చాలా పెద్దదిగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఇండక్టర్ యొక్క భాగం నుంచి చాలా సన్నని లైన్ ఇండక్టర్ కి ప్రాతినిధ్యం వహిస్తుందని మనకు తెలుస్తుంది కానీ మీరు ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క భావనను అన్వయించవచ్చు కాబట్టి ఈ ఇండక్టర్ సాపేక్షం గా తక్కువ ఇంపెడెన్స్లో టర్మినేట్ అవుతుందని చెప్పండి ఈ ప్రత్యేక ప్రసార మార్గం తక్కువ ఇంపెడెన్స్ విలువ గా టర్మినేట్ అయిందని మీరు చూడ వచ్చు తక్కువ ఇంపెడెన్స్ విలువ ను షార్ట్ సర్క్యూట్గా అంచనా వేయడానికి అప్రాక్స్మేషన్స్ అవసరం కానీ మీరు సిములేషన్ చేసేటప్పుడు ఈ విషయాలు తరువాత ఆప్టిమైజ్ చేయబడతాయి కాబట్టి ఈ కెపాసిటర్ దీనికి మరియు గ్రౌండ్ ప్లేన్ కి మధ్య ఉంటుంది అప్పుడు మనకు సిరీస్ ఇండక్టర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పొడవు మరియు వెడల్పు కాబట్టి సాధారణంగా చెప్పాలంటే ఈ లైన్ పొడవు l2 కు అనుగుణంగా చాలా ఎక్కువ ఇంపెడెన్స్ తీసుకుంటాము మరియు మనం ఎందుకు ఎక్కువ ఇంపెడెన్స్ తీసుకుంటాము ఈ అధిక ఇంపెడెన్స్ ఈ ప్రత్యేకమైన ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఓపెన్ సర్క్యూట్ గా కనిపిస్తుంది మరియు వీటిని మనం తక్కువ ఇంపెడెన్స్ 10 నుండి 20 Ωవరకు తీసుకుంటాం అవి ఈ ప్రత్యేకమైన ట్రాన్స్మిషన్ లైన్ కోసం షార్ట్ సర్క్యూట్ గా కనిపిస్తాయి కాబట్టి సాధారణం గా మళ్ళీ చెప్పాలంటే మీరు ఇంపెడెన్స్ ను 10 నుండి 20Ω గా తీసుకోవాలి మరియు సాధారణం గా లైన్ పొడవులు l2 l4 l6 యొక్క ఇంపెడెన్స్ లు 100 లేదా 100 నుండి 150Ω కంటే ఎక్కువ గా తీసుకోవాలి లేదా 200Ω అయినా తీసుకోవచ్చు కానీ ఇది చాలా ఆచరణాత్మకమైనది కాదు ఎందుకంటే 200 Ω ఇంపెడెన్స్కు అనుగుణంగా లైన్ వెడల్పు సబ్స్ట్రేట్ స్పెసిఫికేషన్లను బట్టి 0 1 నుండి 0 2 మిల్లీమీటర్ల ఆర్డర్ లో ఉండవచ్చు కాబట్టి సాధారణం గా మేము ఈ ఇంపెడెన్స్లను 100 నుండి 150Ω కు మరియు ఈ ఇంపెడెన్స్లను 10 నుండి 20Ω కు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మొదటి దశ ఏమిటంటే మీరు ఇచ్చిన బటర్వర్త్ లేదా చెబిషెవ్ ఫిల్టర్ కోసం g పారామితులను కనుగొంటారు అప్పుడు మీరు ఈ విలువలను పొందడానికి ఫ్రీక్వెన్సీ మరియు ఇంపెడెన్స్ ట్రాన్ఫర్మేషన్ ను ఉపయోగిస్తారు మరియు తర్వాత వీటి విలువలకు అనుగుణంగా మీరు పాచెస్ యొక్క కొలతలు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన పనిని మీరు చేయడానికి ఒక మార్గం ఏమిటంటే C10rl1effw1effhకి ప్రత్యామ్నాయం గా మీరు ట్రాన్స్మిషన్ లైన్ భావనను కూడా వర్తింపజేయవచ్చు ఎందుకంటే మేము ఒక అప్రాక్స్మేషన్ చేస్తున్నందున ఇది ఓపెన్ ఇంపెడెన్స్లో టర్మినేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం కోసం మీరు ఇన్ పుట్ ఇంపెడెన్స్ గురించి ఆలోచిస్తే ఈ ప్రత్యేక పాయింట్ Zin మరేమి కాదు కానీ Z Z0jtanβ l11jωC1 అవుతుంది కాబట్టి Z1 ఈ ఇంపెడెన్స్కు అనుగుణంగా 10Ω లేదా 20 Ω అని మీరు ఊహిస్తే తదనుగుణం గా మీరుl1 పొడవు ను కనుగొనవచ్చు పొడవు కనుగొనడం కోసం ఇక్కడ ఈ ప్రత్యేక సందర్భం లో l2 లేదా l4l6ను మీరు నిజంగా ఏమి చేస్తారు ఈ ప్రత్యేకమైన లైన్ తక్కువ ఇంపెడెన్స్లో టర్మినేట్ అయినందున మీరు దాని గురించి షార్ట్ సర్క్యూట్గా ఆలోచించవచ్చు కాబట్టి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కోసం ఇన్ పుట్ ఇంపెడెన్స్ Z jZ0 l2 jωL2 ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మేము L2విలువ తెలుసుకునే ముందే మీరు l2విలువ ను ఎంచుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇక్కడ Z0విలువ ను 100 నుండి 150 Ω మధ్య ఎంచుకోవచ్చు ఇప్పుడుZ0తో గందరగోళం చెందకండి ఎందుకంటే నేనుZ0ని ఇక్కడ వేర్వేరు విషయాల కోసం ఉపయోగిస్తున్నాను కానీ మీకు చెప్పాలంటే ఇది ఇక్కడ ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ కాబట్టిఈ రెండిటి కోసం Z0విలువ 50 Ω దీని కోసం Z0 విలువ 10 Ω నుండి 20 Ω మధ్య ఉంది దీని కోసం Z0 విలువ 100Ω నుండి 150Ω మధ్య ఉంది ఎలిప్టిక్ ఫిల్టర్ కోసం మైక్రోస్ట్రిప్ రియలైజేషన్ ఇప్పుడు చూద్దాం కాబట్టి ఎలిప్టిక్ ఫిల్టర్ గురించి నేను ఇప్పటి వరకు పెద్దగా చర్చించలేదు ఎక్కువ సమయం ప్రజలు తక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద ఎలిప్టిక్ ఫిల్టర్ను ఉపయోగించరు దానికి కారణం ఏమిటంటే మీరు సిరీస్ ఇండక్టర్లు L1L3L5 మాక్సిమల్లీ ఫ్లాట్ లేదా ఈక్విరిపిల్ కేసు తో సమానం గా ఉన్నాయని మీరు చూడ వచ్చు అయినప్పటి కీఇప్పుడు షంట్ కెపాసిటెన్స్ ఇండక్టర్ మరియు కెపాసిటెన్స్ కలయిక తో భర్తీ చేయబడింది కాబట్టి మేము ఇక్కడ ఈ పనిని ఎందుకు చేస్తున్నామో దానికి కారణం మీరు దీని యొక్కఇంపెడెన్స్ పరిశీలిస్తే తెలుస్తుంది కాబట్టి దీని యొక్క ఇంపెడెన్స్ Z jωL2 1jωC2కు సమానం గా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ 21L2C2 వద్ద ఈ ప్రత్యేక ఇంపెడెన్స్ విలువ 0 కి సమానం గా ఉంటుంది కాబట్టిఆలోచించండి ఎప్పుడు ఇక్కడ ఇన్ పుట్ నుండి ఇండక్టర్ ఇండక్టర్ ద్వారా అది వెళుతుంది అని కానీ ఇది విలువైనదిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం సాధారణం గా పాస్బ్యాండ్లో ఎప్పటికీ ఉండదు కాబట్టిఎక్కడైతే స్టాప్ బ్యాండ్లో అతి పెద్ద అటెన్యుయేషన్ ఉంటుందో అక్కడ 2విలువ ωc కంటే ఎక్కువగా తీసుకోవాలి Fcవిలువ 1 GHz కు సమానమని చూద్దాంఅప్పుడు మీరు ఈ f2కి అనుగుణంగా 1 1 లేదా 1 2 తీసుకోవచ్చు కాబట్టి తదనుగుణం గాL2 C2యొక్క విలువ ను ఎన్నుకోండి అప్పుడు మీరు దీనికి అనుగుణమైన ఫ్రీక్వెన్సీ వద్ద మరొక శూన్యత ను ఇక్కడ ఉంచండి కాబట్టిఆ ఫ్రీక్వెన్సీ 4అని చెబితే అది 1L4C4అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఉంచే స్టాప్ బ్యాండ్లో మరొక శూన్యత ను అందిస్తుంది కాబట్టి ఇది ఫిల్టర్ కు ప్రతిస్పందన అయితే మనకు ఇందులో ఎలిప్టిక్ ఫిల్టర్ ప్రతిస్పందన లో రిపుల్స్ ఉంటాయి అప్పుడు అది ఈ ఫ్రీక్వెన్సీ2 కు అనుగుణమైన 0 విలువ కు దగ్గరగా వస్తుంది అప్పుడు అది పెరుగుతుంది అది ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా 0 కి వెళ్తుంది కాబట్టి1L4C4 ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా ఇది మళ్ళీ 0 కి వెళుతుంది సరే కాబట్టి మీరు స్టాప్ బ్యాండ్లో పదునైన అటెన్యుయేషన్ను అందించవచ్చు ఇప్పుడు నేను సాధారణం గా చెప్పినట్లు గా లో ఫ్రీక్వెన్సీల వద్ద మేము ఈ రకమైన రియలైజేషన్ చేయము ఎందుకంటే కాంపొనెంట్ ఖర్చు పెరుగుతుంది కాని మైక్రోస్ట్రిప్లో ఈ ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ లను చాలా సరళం గా ఎలా రియలైజ్ చేయవచ్చో ఇక్కడ దశల వారీ గా చూద్దాం ఇక్కడ సిరీస్ ఇండక్టర్ L1 ఈ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా రియలైజ్ చేయబడుతుంది అప్పుడు మనకు కెపాసిటెన్స్తో సిరీస్లో ఇండక్టర్ ఉంటుంది మరియు అది గ్రౌండ్ కి వెళుతుంది కాబట్టి ఈ ఇండక్టర్ ను l2 పొడవు ఉన్న ఈ సన్నని లైన్ ద్వారా డిజైన్ చేసి ప్యాచ్ తో టర్మినేట్ చేశాము అది కెపాసిటెన్స్ C2కి సంబంధితంగా ఉంటుంది మరియు టాప్ లేయర్ గ్రౌండ్ లేయర్ మధ్య ఈ ప్యాచ్ ఒక పారలల్ ప్లేట్ కెపాసిటెన్స్ గా ఉంటుంది కాబట్టి అది షంటింగ్ను అందిస్తుంది లేదా మీరు గ్రౌండింగ్ పార్ట్ అని చెప్పవచ్చు అప్పుడు మనకు L3ఉంది ఇది ఈ సీరీస్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా రియలైజ్ చేయబడుతుంది మరియు తరువాత మీరు L4 C4 ను చూస్తే L4 ఈ ఇండక్టర్ రిప్రజంటేషన్ మరియు C4 ఈ ప్రత్యేకమైన పాచ్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు మీరు ఈ రెండు విషయాలను ఒకే వైపు కూడా తీసుకో వచ్చు కాని ఈ మధ్య క్రాస్ టాక్ తగ్గించడానికి నేను దీన్ని ఎదురుగా చూపించాను ఎందుకంటే ఈ ప్రత్యేకమైన విషయం ఈ వైపు తీసుకుంటే ఏమి జరుగుతుంది కాబట్టిమీరు ఊహించుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఇక్కడ ఈ ప్రత్యేకమైన పాచ్కు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టిఫ్రింజింగ్ ఫీల్డ్ కారణంగా C2 మరియు C4 మధ్య కప్లింగ్ ఉండవచ్చు మరియు అది విలువలను మార్చవచ్చు కాబట్టి వీటి మధ్య కప్లింగ్ ను నివారించడానికి ఇది ఇక్కడ మరొక వైపు ఉంచబడింది ఏదేమైనా స్థల పరిమితి ఉంటే మీరు ఎల్లప్పుడూ మరొక వైపు ఉంచడానికి ప్రయత్నించవచ్చు కాని రెండింటి మధ్య అంతరం సబ్ స్ట్రేట్ తిక్నెస్ కంటే 2 రెట్లు ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి మీరు అలా చేస్తే కప్లింగ్ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫిల్టర్ యొక్క ఆచరణాత్మక ఉదాహరణ ను చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు మైక్రోస్ట్రిప్ లైన్ ఉపయోగించి 7 వ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ ఉంది మరియు ఇక్కడ మనం తక్కువ ఖర్చు తో కూడిన సబ్స్ట్రేట్ను ఉపయోగిస్తున్నాము ఇది FR 4 సబ్స్ట్రేట్ r 4 8 mm మరియు విలువ 0 ఈ ప్రత్యేకమైన విషయం 3 5 GHz ఫ్రీక్వెన్సీ పరిధి లో డిజైన్ చేయబడిందని మీరు చూడవచ్చు లేదా ఇక్కడ ట్రాన్సిషన్ విషయం మీరు చూడవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో S21 మైనస్ 3 dB కి సమానం అదే విధంగా S11 కూడా ఇక్కడ మైనస్ 3 dBఅవుతుంది కాబట్టి ఈ డిజైన్ సుమారు బటర్వర్త్ ప్రతిస్పందన కోసం జరిగింది కానీ బటర్వర్త్ ప్రతిస్పందన S11 నిరంతరం ఇక్కడకు వెళుతుందని మీరు చూడవచ్చు ఇక్కడ ఒక చిన్న రిపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా చిన్న రిపుల్స్ ఉన్నాయి కానీ ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ యొక్క పూర్తి ఆప్టిమైజేషన్ లేనందున ఇది ఎక్కువ కానీ ఈS11 మైనస్ 25 dB కన్నా తక్కువగా ఉందని మీరు చూడ వచ్చు ఇది దాదాపు అన్ని ఆచరణాత్మక అనువర్తనాలకు ఆమోదయోగ్యమైనది ఈ మొత్తం 7 వ ఆర్డర్ ఫిల్టర్ 32 5 mm డైమెన్షన్లో అమర్చబడిందని ఇప్పుడు మనం చూడ వచ్చు కాబట్టి ఇక్కడ సిరీస్ ఇండక్టర్ను ఇది గ్రహించిందని మీరు ఇక్కడ చూడ వచ్చు ఇక్కడ ఇది షంట్ కెపాసిటర్ సిరీస్ ఇండక్టర్ షంట్ కెపాసిటెన్స్ సిరీస్ ఇండక్టర్ షంట్ కెపాసిటర్ సిరీస్ ఇండక్టర్ ఇక్కడ ఉంది మరియు ఒక విషయం కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నాను మొదటి భాగం 7 వ భాగానికి సమానం గా ఉంటుంది రెండవ ది 6 వ స్థానం లో ఉంటుంది మూడవ ది 5 వ మాదిరి గానే ఉంటుంది మరియు ఇది ఇక్కడ కేంద్ర భాగం ఇప్పుడు మేము ఇక్కడ ఎంచు కున్న వాటిని మీకు చెప్తున్నాను లైన్ వెడల్పు లు 1 6 మిమీ ఈ 1 6 మిమీ ఇక్కడ 50 Ω ఇంపెడెన్స్కు అనుగుణంగా ఉంటుంది అప్పుడు మేము ఇండక్టర్ను రియలైజ్ చేయడానికి 0 5 mm ఎంచుకున్నాము మరియు కెపాసిటర్ను రియలైజ్ చేయడానికి 4 4 mm ఉపయోగించబడుతుంది ఇప్పుడు ప్రతిస్పందన చూద్దాం ఇప్పుడు మేము ఇక్కడ కొంచెం ఆసక్తికరమైన విషయాన్ని చూస్తాము మరియు అది మంచి లో పాస్ ఫిల్టర్ వలె ప్రవర్తిస్తుందని ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ ని అనుమతిస్తుందని మీరు చూడ వచ్చు మరియు తరువాత ప్రతిస్పందన ఇక్కడకు వెళుతుంది ఇది ఇక్కడ అటెన్యుయేషన్ను ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో 20 dB లేదా అంతకంటే ఎక్కువ అందిస్తుందని మనం చూడ వచ్చు కానీ ఆ తర్వాత ప్రతిస్పందన పెరిగినట్లు ఆపై క్రింది కి వస్తున్నట్లు మీరు చూడ వచ్చు కాబట్టి ఈ ప్రత్యేక ప్రాంతం లో ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది లేదా మీరు ఈ ప్రత్యేకమైన ప్రతిస్పందన ను పరిశీలిస్తే ఇది హై పాస్ ఫిల్టర్ మాదిరి గానే అనిపిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ ఎందుకు ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాము ఎందుకంటే మేము ట్రాన్స్మిషన్ లైన్ ఉపయోగించి ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ లను గుర్తించాము మరియు ఇండక్టర్ లేదా కెపాసిటర్ను రియలైజ్ చేయడానికి ఈ పొడవులన్నీ λ 4 కంటే తక్కువగా ఉండాలని నేను పేర్కొన్నాను ఇప్పుడుఅధిక ఫ్రీక్వెన్సీల వద్ద ఏమి జరుగుతుంది ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ λ విలువ తగ్గుతుంది ఇప్పుడువాస్తవానికి ఈ పొడవు లు స్థిరమైనవి కాబట్టి పొడవు లు స్థిరం గా ఉంటే ఏమి జరుగుతుంది పొడవు λ యొక్క చిన్న విలువ కు అనుగుణంగా ఈ పొడవులు λ 4 కంటే ఎక్కువ కాదు మరియు ఈ పొడవులు λ 4 కన్నా ఎక్కువ అయిన క్షణం ఈ పొడవులు షార్ట్ సర్క్యూట్ కెపాసిటెన్స్ లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది కాబట్టి సిరీస్ మార్గం లోని కెపాసిటెన్స్ వాస్తవానికి హై పాస్ ఫిల్టర్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి అదే జరుగుతోంది ఈ ప్రత్యేకమైన విషయాలు హై పాస్ ఫిల్టర్ లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి ఈ ప్రత్యేక ప్రాంతం లో బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఎందుకు దానికి కారణం ఏమిటంటే ఈ పొడవులు λ 2 కు సమానమైనప్పుడు ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి పొడవులు λ 2 కు సమానమైనప్పుడు అవి రిజొనేటర్ వలె పనిచేయడం ప్రారంభిస్తాయి కాబట్టి రిజొనేటర్ ఏమీ కాదు కానీ బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా ఉంటుంది కాబట్టి నేను బ్యాండ్ పాస్ ఫిల్టర్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఈ విషయాలను మరింత స్పష్టంగా అర్థం చేసు కుంటారు కాబట్టితరువాతి ప్రశ్న బాగుంటుంది అదేమిటంటే మేము లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటున్నప్పుడు కాని ఇక్కడ మనకు హై పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాంటివి మొదలగునవి ఉన్నాయి కాబట్టి ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ వద్ద దీని ప్రవర్తన చాలా చెడ్డది లేదా ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ప్రాంతం లో దారుణమైన లో పాస్ ఫిల్టర్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి ప్రతి సమస్య కు పరిష్కారం ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయడం ద్వారా ఇక్కడ ఏమి చేయగలరు ఇక్కడ ఇండక్టర్ లేదు కెపాసిటర్ లేదు ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ మనం ఏమి చేయగలం ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో అది మైనస్ 5 డిబి వరకు పెరిగిందని మీరు చూడవచ్చు ఇది కావాల్సినది కాదు కాబట్టి కొన్నిసార్లు మనం చేసేది ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఉంచుతాము ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో మీరు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఉంచితేఅది 9 GHz ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని మీరు అనుకో వచ్చు కాబట్టి ఈ విధంగా వెళ్ళ డానికి బదులుగా ఈ మొత్తం ప్రతిస్పందన వాస్తవానికి ఇక్కడ ఇలా ఉంటుంది కాబట్టి ఈ భావనల కలయికను చాలాసార్లు ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఆచరణాత్మక సమస్యలలో ఒక దాన్ని డిజైన్ చేయడానికి ఈ లో పాస్ ఫిల్టర్ హై పాస్ ఫిల్టర్తో ఎలా కలిసిపోయిందో మరొక ఉదాహరణ మీకు చూపించబోతున్నాను కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది అది ఏమిటంటే 7 వ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ హై పాస్ ఫిల్టర్తో అనుసంధానించబడింది వాస్తవానికి నేను ఈ విషయాల గురించి మాట్లాడటానికి ముందు నేను మీకు చెప్తాను వాస్తవానికి మాకు ఒక సమస్య వచ్చింది మరియు ఆ సమస్య మనకు ఒక ల్యాబ్ నుంచి వచ్చింది అది ఏమిటంటే వారు ఎక్స్ట్రీమ్ లీ బ్రాడ్ బ్యాండ్ ఫిల్టర్ను కోరుకున్నారు సరే సుమారు 300 kHz నుండి 3 5 GHz వరకు పనిచేసే ఫిల్టర్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లీ బ్రాడ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ మరియు మేము బ్యాండ్ పాస్ ఫిల్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ తో మీరు ఎక్స్ట్రీమ్ లీ బ్రాడ్ బ్యాండ్ రియలైజ్ చేస్తారు కాబట్టి మేము ప్రాజెక్ట్ ను పరిశీలించాము సమస్య ను పరిశీలిస్తాము మరియు తరువాత మేము చాలా సరళమైన మరియు ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొన్నాము కాబట్టి మేము నిజంగా ఏమి చేసాము మేము 3 5 GHz కటాఫ్ ఫ్రీక్వెన్సీ తో లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేశాము దీనికి ప్రతిస్పందన ఇది అని మీరు చూడ వచ్చు కాబట్టి మేము ఏమి చేసాము 5 GHz యొక్క కటాఫ్ ఫ్రీక్వెన్సీ తో లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేశాము ఆ లో పాస్ ఫిల్టర్తో పాటు వాస్తవానికి ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ దశల వద్ద ఒక కెపాసిటర్ను జోడించాము మరియు హై పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయడానికి 10 nF కెపాసిటర్ను ఉంచాము సరే ఈ కెపాసిటెన్స్ యొక్క విలువ సుమారు గా 319 kHz విలువ కు లెక్కించబడుతుంది కాబట్టి మేము ఎలా చేసామో మీరు చెప్పండి కాబట్టి కటాఫ్ ఫ్రీక్వెన్సీ ω 1RC చే ఇవ్వబడిందని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ సోర్స్ ఇంపెడెన్స్ మరియు లోడ్ ఇంపెడెన్స్ రెండూ 50Ω ఉన్నాయి కాబట్టి మనము ఏమి చేశాము మనము కెపాసిటెన్స్ యొక్క విలువ 10 nFగా ఉంచాము మరియు ఈ ప్రత్యేక కలయిక కోసం మీరు లెక్కిస్తే కటాఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఈ నిర్దిష్ట సంఖ్య వస్తుందని మీరు చూస్తారు కాబట్టి మొదటి అనుకరణ ప్రతిస్పందన ను చూద్దాం అప్పుడు మనం ఆచరణాత్మక ప్రతిస్పందన ను చూస్తాము ఇప్పుడుఇది ఇక్కడ లాగ్ ఫ్రీక్వెన్సీ స్కేల్ అని మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మొదట ఇక్కడ ఈ ఆకుపచ్చ రంగు ద్వారా ఇవ్వబడిన ట్రాన్మిషన్ కోఎఫిషియంట్ ను చూద్దాం కాబట్టి ఇది హై పాస్ ఫిల్టర్ యొక్క ప్రవర్తన ను కలిగి ఉందని మీరు చూడ వచ్చు కాబట్టి ఇది అన్ని తక్కువ ఫ్రీక్వెన్సీలను అడ్డుకుంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు మీరు బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా ప్రవర్తిస్తున్నట్లు చూడ వచ్చు మరియు ఇది ఇక్కడ ముగిసింది అక్కడ డిప్ ఉంది మరియు ఇది ఇక్కడ కొంచెం పైకి వెళుతుంది కాబట్టి ఈ ప్రతిస్పందన లో పాస్ ఫిల్టర్ రియలైజేషన్ కోసం మునుపటి స్లైడ్లో మీకు చూపించిన దానితో సమానం గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది లాగ్ ఫ్రీక్వెన్సీ స్కేల్లో ఇవ్వబడింది ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ యొక్క పరిమాణం ఏమిటో మీరు చూడగలిగే కల్పిత విషయం ఇక్కడ ఉంది మరియు ఇవి కొలిచిన ఫలితాలు మరియు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఇది లీనియర్ ఫ్రీక్వెన్సీ స్కేల్ మరియు ఇది ఒక లాగ్ కాబట్టి లాగ్ లో ఈ డివిజన్లు ప్రతి ఒక్కటి 10 రెట్లు పెరుగుతోంది కానీ ఇక్కడ ఇది 0 2 4 6 8 10 GHz కాబట్టి మీ మనస్సులో ఊహించుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి 0 ఫ్రీక్వెన్సీ కి దగ్గరగా షార్ప్ ట్రాన్సిషన్ ఉందని మీరు ఇక్కడ చూడవచ్చు వాస్తవానికి అది ఇక్కడ దీనికి అనుగుణంగా ఉంటుంది ఇది లో పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన తో కొంత వరకు సమానం గా ఉంటుంది మరియు ఇక్కడ మనం ఇంతకు ముందు చూసిన ఈ పీక్ ఇక్కడ ఈ ప్రత్యేక సమయంలో వస్తోంది మరియు ఇది S11 యొక్క ప్రతిస్పందన కాబట్టి ఈ S11 కు సంక్షిప్తమైందని మీరు చూడ వచ్చు కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక ప్రాంతం లో ఇక్కడ ఎక్కువ శక్తి ఇక్కడ నుండి ఇక్కడికి వెళుతున్న ప్రతిబింబించే శక్తి చాలా తక్కువ కాబట్టి లో పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన ను హై పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన తో కలపడం ద్వారా బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క ఆచరణాత్మక సమస్య ను మేము నిజంగా రియలైజ్ చేశాము కాబట్టి ఇప్పుడు మనం ఇతర రకాల ఫిల్టర్ లను ఎలా కనుగొని డిజైన్ చేయవచ్చో చూద్దాం కాబట్టి మనం లో పాస్ ఫిల్టర్ యొక్క g పారామితులను ఉపయోగించవచ్చు మరియు లో పాస్ ఫిల్టర్ యొక్క ఆ g పారామితులను ఉపయోగించడం ద్వారా మనం హై పాస్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ మరియు బ్యాండ్ స్టాప్ ఫిల్టర్లను డిజైన్ చేయవచ్చు మొదట కాన్సెప్ట్ పార్ట్ చూద్దాం సరే కాబట్టి లో పాస్ ఫిల్టర్ కోసంHs1s 1 అని చూశాము మరలమీరు ఇక్కడ కొన్ని శీఘ్ర తనిఖీలు చేస్తే s విలువ 0 కి సమానం గా ఉంచితే అది 1 బై 1 అవుతుంది సరే కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీలో Hsవిలువ 1 కి సమానంs విలువ ఇన్ఫినిటీ ఉంచితే 1 బై ఇన్ఫినిటీ 0 అవుతుంది కాబట్టిచాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ప్రతిస్పందన 0 అవుతుంది ఇప్పుడు హై పాస్ ఫిల్టర్ ఎలా పొందాలి కాబట్టి హై పాస్ ఫిల్టర్ కోసం మేము చాలా సరళమైన ట్రాన్ఫర్మేషన్ను ఉపయోగించాలి ఇక్కడ s ను ఉంచడానికి బదులుగా మీరు 1 బై s ను ఉంచినట్లయితే ఏమి జరుగుతుంది కాబట్టి s కి బదులుగా 1 బై s ను ప్రత్యామ్నాయం చేద్దాం కాబట్టి11s1 ఇది హై పాస్ ఫిల్టర్ యొక్క ట్రాన్ఫర్ ఫంక్షన్ అవుతుంది s0 ఉంచి మళ్ళీ త్వరగా తనిఖీ చేయండి కాబట్టి s0 వద్ద ఇది 0 కి సమానం అవుతుంది అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద అవుట్ పుట్ 0 ఉంటుంది S ఇన్ఫినిటీ అయినప్పుడు ఈ టర్మ్ 1 అవుతుంది అంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ప్రతిస్పందన 1 కి సమానం ఇప్పుడు బ్యాండ్ పాస్ ఫిల్టర్ కోసం మనం ఏమి చేద్దాం మనం ట్రాన్ఫర్మేషన్నుs →s22Bsగా తీసుకుందాం 0 బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క సెంటర్ ఫ్రీక్వెన్సీ B బ్యాండ్పాస్ ఫిల్టర్ యొక్క బ్యాండ్విడ్త్ కాబట్టి ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణ లో మనం ఇక్కడ s దీనికి సమానమైనదిగా ప్రత్యామ్నాయం చేస్తే ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క ట్రాన్ఫర్ ఫంక్షన్ అవుతుంది మర లా మీరు కొన్ని శీఘ్ర తనికీ చేసి s0 ఉంచితే s 0 కి సమానం అయితే ఈ మొత్తం టర్మ్ 0 కి సమానం గా మారుతుంది మనం s ఇన్ఫినిటీకి సమానం గా ఉంచినట్లయితే ఏమి జరుగుతుంది ఇది ఇన్ఫినిటీకి వెళుతుంది ఇది ఇన్ఫినిటీ చతురస్రం అవుతుంది కాబట్టి1 బై ఇన్ఫినిటీ 0 అవుతుంది కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీలో మరియు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో అవుట్ పుట్ 0 ఉంటుంది కాబట్టి మధ్య లో అది పైకి వెళ్లి క్రింది కి వస్తుంది బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ కోసం మీరు నిజంగా రివర్స్ ను ఉపయోగిస్తారు ఈ విధమైన ట్రాన్ఫర్మేషన్ కు బదులుగా మీరు రివర్స్ ను ఉపయోగిస్తారు ఇది Bs డివైడెడ్ బై ఇది అవుతుంది మరియు మీరు ఈ వ్యక్తీకరణ లో s యొక్క విలువ ను ప్రత్యామ్నాయం చేస్తే అది ఇక్కడ ఇలా ఉంటుంది మళ్ళీ మీరు s0 ఉంచే కాన్సెప్ట్ ఉపయోగించవచ్చు ఆపై మీరు s విలువ ఇన్ఫినిటీకి సమానం గా ఉంచండి మరియు వాస్తవానికి ఈ రెండింటికి s విలువ 0 కి సమానం అదే విధంగా s విలువ ఇన్ఫినిటీకి సమానం ఇది సుమారు 1 కి సమానం మరియు సెంటర్ ఫ్రీక్వెన్సీ ω0 వద్ద అవుట్ పుట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో లో పాస్ ఫిల్టర్ నుండి హై పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ఎలా రియలైజ్ చేయాలో చూడబోతున్నాం కాబట్టి మీకు సంగ్రహం గా చెప్పాలంటే ఈ రోజు మనం చెబిషెవ్ ఫిల్టర్ మరియు బటర్వర్త్ ఫిల్టర్ మరియు 19 వ ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన దాదాపు 8 వ ఆర్డర్ చెబిషెవ్ ఫిల్టర్తో సమాన మని చర్చించాము కాని చెబిషెవ్ ఫిల్టర్లో ఉన్న సమస్య ఏమిటంటే పాస్బ్యాండ్లో 1 డిబి రిపుల్స్ ఉన్నాయి మరియు లో పాస్ ఫిల్టర్ను హై పాస్ ఫిల్టర్తో అనుసంధానించడం ద్వారా చాలా బ్రాడ్ బ్యాండ్బ్యాండ్ పాస్ ఫిల్టర్ను ఎలా ఆచరణాత్మకం గా రియలైజ్ చేయాలో కూడా చూశాము మరియు మధ్య లో ఈ లంప్డ్ ఎలిమెంట్స్ ను మైక్రోస్ట్రిప్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి ఎలా రియలైజ్ చేయాలో కూడా చూశాము అప్పుడు మీరు మైక్రోస్ట్రిప్ లైన్ను ఉపయోగించడం ద్వారా ఇండక్టర్ లేదా కెపాసిటర్ అవసరం లేదు మీరు నిజంగా ఫిల్టర్ ను డిజైన్ చేయ వచ్చు వాస్తవానికి హై పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ను కూడా గ్రహించడానికి మైక్రోస్ట్రిప్ లైన్ యొక్క అదే భావనను ఉపయోగిస్తాము కాబట్టి చాలా ధన్యవాదాలు మేము మిమ్మల్ని తదుపరి సారి చూస్తాము బై